భారతదేశoలోని విశ్వవిద్యాలయాలు పేటెంట్లను ఎలా వాడుకుoటున్నాయో చూద్దాం ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ విద్యాసంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చే పద్దతిని వివరిస్తుంది దీనిని భారత ప్రభుత్వం చేస్తుంది బోధన అభ్యాసం మరియు వీటి కోసం ఉపయోగించిన వనరులు పరిశోధన మరియు వృత్తిపరమైన పద్ధతులు గ్రాడ్యుయేషన్ ఫలితాలు ఔట్రీచ్ అవగాహన ఇవి NIRF ర్యాంకింగ్ ఇవ్వడానికి వాడుతున్న కొలమానాలు ఇక్కడ అన్ని విద్యాలయాల ర్యాంకింగ్ ఉంది ఇంజనీరింగ్ సంస్థలకు సంబంధించిన నిర్దిష్ట ర్యాంకింగ్ ఉంది కాని ఈ స్లయిడ్ లో అన్ని విద్యాలయాల మొత్తం ర్యాంకింగ్ ఉంది ఇది 2018 సంవత్సర ర్యాంకింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మొదటి ప్లేసులో ఉంది తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ బొంబాయి ఢిల్లీ మరియు ఖరగ్పూర్ ఉన్నాయి అక్కడ మీరు స్కోరు ఉన్నట్లు చూడవచ్చు మరియు స్కోరు ర్యాంకుకు అనుగుణంగా ఉంటుంది ఇక్కడ ఉంచింది వెబ్సైట్ నుండి తీసుకున్న స్క్రీన్ షాట్ మరియు మీరు వెబ్సైట్లోని పిడిఎఫ్ లింక్పై క్లిక్ చేయగలిగితే ప్రతి విశ్వవిద్యాలయం లేదా ప్రతి ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్లో ఎలా ఉందో ఆ వివరాలను ఇది చూపిస్తుంది కాబట్టి విశ్వవిద్యాలయాలు పాయింట్లను పొందే మరియు ర్యాంకింగ్కు పరిగణించబడే ప్రమాణాలలో రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ ఒకటి ప్రచురణలు వాటి నాణ్యత పేటెంట్లు మరియు ప్రాజెక్టుల కోసం కలిపిన మెట్రిక్ ఒకటి ఇందులో ఉంది కాబట్టి ఈ ర్యాంకింగ్ వ్యవస్థలో పేటెంట్లు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయని మీరు కనుగొనవచ్చు మీరు డేటా షీట్స్లో చూసినప్పుడు ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉదాహరణకు పేటెంట్లు మరియు ర్యాంకింగ్ మధ్య లింక్ ఈ డేటా షీట్లలో చూడవచ్చు ఉదాహరణకు ఐఐటి మద్రాస్ 1 వ స్థానంలో ఉంది దాని డేటా షీట్లో గత 3 క్యాలెండర్ సంవత్సరాల్లో మంజూరు చేయబడిన పేటెంట్ల సంఖ్య 54 అని మరియు ప్రచురించిన పేటెంట్ల సంఖ్య 395 అని మరియు ఈ పేటెంట్ ద్వారా వచ్చే ఆదాయాలు కూడా 6 కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొన్నారు 10 వ స్థానంలో ఉన్న ఐఐటి కాన్పూర్ కు సంబంధించి 29 మంజూరు చేయబడిన పేటెంట్లు 203 ప్రచురించిన పేటెంట్లు ఉన్నాయని మరియు వారి ఆదాయo 81 లక్షలు అని మనం గ్రహించవచ్చు ర్యాంక్ 15 పొందిన ఎన్ఐటి రూర్కెలాకు మంజూరు చేయబడిన పేటెంట్లు లేవు కానీ దీని 3 పేటెంట్లు ప్రచురించబడ్డాయి 20 వ ర్యాంక్లో ఉన్న థాపర్ ఇన్స్టిట్యూట్ కు 1 పేటెంట్ మంజూరు చేయబడింది 11 పెండింగ్లో ఉన్నాయి మరియు ఇది వారి పేటెంట్లను ఉపయోగించి 2 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వ్యవస్థలో పేటెంట్లు మరియు ర్యాంకింగ్ మధ్య కొంత సంబంధం ఉందని మనం అర్ధం చేసుకోవచ్చు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలను అంచనా వేయడానికి మరియు గుర్తింపు ఇవ్వడానికి పేటెంట్లను కూడా ప్రామాణికంగా తీసుకుంటుంది ఇప్పుడు ఇది నాణ్యతా సూచిక ఫ్రేమ్వర్క్ ను అభివృద్ధి చేసింది ఇది ఒక పరిశోధన ఆవిష్కరణ ఎన్ని రోజులనుంచి ఉందో చూస్తుంది అంతే కాక పొందిన పేటెంట్ల సంఖ్యను గమనిస్తుంది అక్కడ ఆవిష్కరణ వ్యవస్థ ఉందా లేదా అనేది గమనిస్తుంది UGC మరియు AICTE నియంత్రణా సంస్థలు కూడా పేటెంట్లను తప్పనిసరి చేశాయి UGC ఇప్పుడు విశ్వవిద్యాలయాలు మరియు వాటి అనుబంధ కళాశాలలలో ఐపిఆర్ ను ఎలిక్టివ్ కోర్సుగా అందించడం తప్పనిసరి చేసింది మరియు AICTE వారి అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ కోసం మార్గదర్శకాలను కూడా AICTE తీసుకువచ్చింది